ఇప్పుడు మనం ఆ విషయానికి వద్దాం కాబట్టి విషయాలను చాలా నిర్దిష్టంగా ఉంచడానికి నేను కేవలం 3 సెగ్మెంట్స్ ఊహించబోతున్నాను మరియు మనం 3 సెగ్మెంట్స్ కోసం మన సమీకరణాల వ్యవస్థను నిర్మిస్తాము ఈ 3 సెగ్మెంట్స్ కోసం మనం వాటిని ఏమని పిలుద్దాం అంటే ఇది ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2 ఎలిమెంట్ 3 మరియు ఇది నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 మరియు నోడ్ 4 సరే కాబట్టి నా షేప్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి దీని కోసం మీకు ఎన్ని షేప్ ఫంక్షన్స్ ఉన్నాయి 6 షేప్ ఫంక్షన్స్ సరే కాబట్టి అవి ఎలా కనిపిస్తాయి కాబట్టి ఇది నా i కనుక మనం ఈ విధంగా ఉంచితే Uie అని వ్రాయాలి i 12 మరియు e 123 ఇక్కడ మొత్తం 6 షేప్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని నేను ఫీల్డ్ను ఎలా వ్రాయగలను నేను ఈ బేసిస్ ఫంక్షన్ల పరంగా x యొక్క ఫీల్డ్ u అని వ్రాస్తాను కనుక ఇది సమ్మేషన్ మరియు ఇది సమ్మేషన్ని స్పష్టంగా తెరుస్తుంది కనుక మొదట తెలియనిది వ్రాసి ఆపై తెలియని షేప్ ఫంక్షన్స్ని వ్రాద్దాం కాబట్టి మొదట తెలియనిది ఈ సమ్మేషన్ను వదిలించుకుందాం కాబట్టి అనేది ద్వారా గుణించబడుతుంది విద్యార్థి ఎన్ తదుపరిది U కాబట్టి పైన 1 మరియు క్రింద 2 ఇంకా ఏమి ఉంటుంది తరువాత ఇది మీకు అర్ధం అయ్యింది కనుక మిగిలింది గా వ్రాయవచ్చు మరియు అదనంగా ఇవన్నీ x యొక్క ఫంక్షన్గా వ్రాయాలి ఇప్పుడు ఈ వేరియబుల్స్లో కొన్ని వేరియబుల్స్ ఒకే విధంగా ఉంటాయి ఈ తెలియనివి కొన్ని తెలియనివి కాబట్టి ఇవి తెలియనివి ఈ తెలియని వాటిలో కొన్ని సమానంగా ఉంటాయి అవి ఏవి విద్యార్థి U 2 1 ఇంకా ఏమి ఉంటాయి విద్యార్థి మరియు మరియు కాబట్టి సాధారణ వేరియబుల్స్ అవి ఒకేలా ఉన్నాయని మరియు అవి మరియు అని వరుసగా సూచిస్తాము కాబట్టి నేను దీన్ని వ్రాయాలనుకుంటే లోకల్ నుండి గ్లోబల్కు పరంగా వెళ్లడం నేను దీన్ని తిరిగి వ్రాయాలనుకుంటే నేను ఇలా వ్రాయగలను నేను ఎక్కడైనా తప్పు చేశానా అవును ఇది వాస్తవానికి ప్లస్ గా ఉండాలి

కాబట్టి ఇది మొదటిది లోకల్ మరియు మరొకటి గ్లోబల్ ఇది గా ఉండాలి ఇవి లోకల్ మరియు గ్లోబల్ తెలియని సంఖ్యలు ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్లు ఇక్కడ ఈ గ్రీన్ బ్రాకెట్లో ఉన్నాయి నేను వాటిని ఇక్కడ ప్లాట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో హైలైట్ చేసిన ఫంక్షన్లను ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మీలో ఇది ఎక్కడికి వెళుతుందో కొందరు చూస్తారు మీరు దానిని ఇక్కడ కొంచెం పెద్దదిగా గీస్తారు 1 2 3 మరియు 4 కాబట్టి మొదటిది ఎడమ లేదా కుడి వైపు ఎక్కడ తెరుచుకుంటుంది ఇక్కడ మొదటి టర్మ్ ఏమిటి విద్యార్థి ఎడమ ఎడమ కుడి కాబట్టి ఈ బిందువులో ఇలా కనిపిస్తోంది మరియు ఈ విషయం ఇది నా కరెక్ట్ మీరు అంగీకరిస్తారా ఆకుపచ్చ బ్రాకెట్లోని రెండవ టర్మ్ N గురించి ఏమిటి ఇది ఎన్ని టర్మ్స్ యొక్క కలియిక విద్యార్థి 2 రెండు ఫంక్షన్లు రెండు త్రిభుజాలు ఒకటి కుడివైపుకి తెరుచుకుంటుంది ఒకటి ఎడమవైపుకి తెరుచుకుంటుంది కాబట్టి ఇది సరైనదిగా కనిపిస్తుంది నేను దీనిని T దీనిని అని పిలుద్దాం బ్రాకెట్లలో తదుపరి పదం మళ్లీ ఇది 1 నోడ్ ద్వారా మార్చబడుతుంది ఇది ఇలాగే కనిపిస్తుంది నేను దీన్ని అని పిలుస్తాను మరియు చివరగా ఇక్కడ నాల్గవది నా సాధారణమైనదిగా ఉంటుంది అది మూడో సెగ్మెంట్ని కుడి వైపు తెరుస్తుంది కాబట్టి ఈ వ్యక్తి మొత్తం సమస్యలో గ్లోబల్వి ఎన్ని తెలియనివి వాటిని కలిగి ఉన్నాను కనుక నేను ఈ కలయికను చేయడానికి కారణం ఏమిటంటే నాకు 6 షేప్ ఫంక్షన్లు ఉన్నాయని గుర్తుంచుకోవడం వల్ల నేను మొత్తం 6 షేప్ ఫంక్షన్లతో నా టెస్టింగ్ చేస్తే నాకు ఏమి లభిస్తుందో నేను వాటిలో ప్రతిదానికి 6 సమీకరణాలను పొందుతాను కానీ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి విద్యార్థి 4 4 వేరియబుల్స్ మీరు దీన్ని పని చేయవచ్చు వీటిలో రెండు సమీకరణాలు మాత్రం విద్యార్థి రిడన్డెంట్ అనావశ్యక రిడన్డెంట్ redundant అని తేలింది అవి కొన్ని ఇతర సమీకరణాల సరళ కలయికను తీసుకోవడం ద్వారా ఏర్పడతాయి కాబట్టి నేను ఈ పనిని చేయకుండా ఉండేందుకు నేను పక్కనే ఉన్న షేప్ ఫంక్షన్లను ఉదాహరణకు మరియు మిళితం చేసాను కాబట్టి ఇక్కడ పైన ఉన్నవి ఇవి నా షేప్ ఫంక్షన్లు మరియు నేను ఇక్కడ డ్రా చేసిన నా టెస్టింగ్ ఫంక్షన్లు లేదా వెయిట్ ఫంక్షన్లుగా చేస్తాను ఇది ఇప్పటికీ గాలెర్కిన్ యొక్క పద్ధతి ఎందుకంటే షేప్ ఫంక్షన్లు మరియు వెయిట్ ఫంక్షన్ ఒకే విధంగా ఉంటాయి చాలా పుస్తకాల్లో ఉన్న వాటితో పోలిస్తే నేను మీకు కొంచెం షార్ట్ కట్ గా ఇస్తున్నాను చాలా పుస్తకాలు మిమ్మల్ని 6 సమీకరణాలు 4 వేరియబుల్స్ ద్వారా వెళ్ళేలా చేస్తాయి ఆపై దాన్ని తొలగించి 4కి తిరిగి వచ్చేలా చేస్తాయి మనం చేస్తున్నది నేరుగా 4కి చేరుకుంటుంది ఎందుకంటే ఏమి జరగబోతోందో మనం ఊహించగలము కాబట్టి ఇవి 4 టెస్టింగ్ ఫంక్షన్లు నేను నా సమీకరణానికి వర్తింపజేసినప్పుడు 4 టెస్టింగ్ ఫంక్షన్లు నాకు 4 సమీకరణాలు 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా ఇది ఒక వ్యూహం మీరు దీన్ని పరిశీలిస్తే నా ఉద్దేశ్యం ఏమిటి నోడ్ని భాగస్వామ్యం చేసిన చోట నేను షేప్ ఫంక్షన్ని మిళితం చేసాను అదే నేను చేసాను ఎండ్ పాయింట్స్ భాగస్వామ్యం చేయబడవు ఇప్పుడు అవి బాగానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం దశలవారీగా వెళ్దాం ఈ బేసిస్ ఫంక్షన్లలో ప్రతి దానికి సంబంధించి ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం కాబట్టి ఇక్కడ మన సమీకరణాన్ని తిరిగి చూద్దాం మనం దీన్ని ఇక్కడ వ్రాస్తాము కాబట్టి మొదటి పదం మైనస్ ఇది మైనస్ మరియు ప్లస్ ఎండ్ పాయింట్స్ల టర్మ్కి సమానం కాబట్టి ఇది wuకి సమానం నేను ఈ టర్మ్ని కుడి వైపుకు ఎందుకు తరలించాను ఎందుకంటే మనం తెలుసుకోవాలి నేను ఇక్కడే నా బౌండరీ కండిషన్లను విధించబోతున్నాను మరియు నాకు తెలిసినది ఇప్పుడు ఈ ముగింపు చేయకుండా నేను తీసుకునే ప్రతి W కోసం ఇది చేయాలి నాకు ఈ ఎండ్ పాయింట్స్ సహకారం ఉంటుంది మీరు దీన్ని చూసి తుది సమీకరణంలో ఎన్ని n పాయింట్లు కనిపిస్తాయో చెప్పగలరా మీరు లెక్కించడం ప్రారంభించగానే మనం దాని వద్దకు వస్తాము కాబట్టి ఇప్పుడు మనం టెస్టింగ్ చేద్దాం దానికి సమానమైన మొదటి వెయిటింగ్ ఫంక్షన్ కొరకు నేను ఉపయోగిస్తాను U అలానే కొనసాగుతుంది మనం ని ఈ ఫారమ్లో వ్రాయడం కొనసాగిస్తాము అదే నేను వ్రాస్తాను ఎందుకంటే ఇది చాలా చిన్న కాంపాక్ట్ సంకేతంలో కూడా సమానంగా ఉంటుంది నిజానికి Nని మనం N2 అని పిలుస్తాము N1 మరియు N2 T2 మరియు T3 కాబట్టి దీనిని మనం తో టెస్ట్ చేస్తే ఏమి వస్తుంది N1 ని మనం గా వ్రాసుకోవచ్చు మనం దీనిని గా తీసుకుందాం విద్యార్థి ఎందుకంటే అవును లోపల ఉండవచ్చు కాబట్టిలోపల శోషించబడుతుంది మనం దానిని గా ఉంచుకుందాం సాధారణంగా స్థానంపై ఆధారపడదు విద్యార్థి క్షమించండి అవును లేకపోతే ఖాళీ స్థలం ఉంటుంది విద్యార్థి అప్పుడు మనం చేయకూడదు అప్పుడు మనం దానిని చేర్చాలి అవును సరైనది విద్యార్థి ఇది కంటెంట్ కాదు వారు ఎక్కువగా ఉంటారు అవును నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎప్సిలాన్ ప్రతిచోటా ఒకటిగా ఉంటే అది చాలా రసహీనమైన సమస్య అప్పుడు నేను ఉత్తేజపరిచే ఖాళీ స్థలం కానీ మన విషయంలో అవి మధ్యలో ఒక వస్తువు కావచ్చు మరియు దానిలో kεμ ఉంటుంది కాబట్టి x యొక్క ఫంక్షన్ మొదటి సమీకరణానికి ఏమి జరుగుతుంది కాబట్టి మరియు ఏమి జరగబోతోంది W1 ఏమిటి ఆ స్థిరాంకం యొక్క విలువ ఎంత మైనస్ 1 బై విద్యార్థి నోడ్స్ నోడ్లు ఈక్విస్పేస్గా లేవు నా ఉద్దేశ్యం వీటి మధ్య అంతరం 1 కాదు యొక్క నిర్వచనం గుర్తు తెచ్చుకోండి విద్యార్థి X కాబట్టి నేను ఈ అంతరం కొంత డెల్టా అని పిలిస్తే అప్పుడు విలువ ఏమిటి విద్యార్థి మైనస్ 1 బై డెల్టా అవును గురించి ఏమిటి దీంట్లో మరియు ఈ ఇంటిగ్రల్ ఇప్పుడు ఏ సెగ్మెంట్లో సమగ్రంగా ఉంది మాత్రమే మిగిలిన అన్ని సెగ్మెంట్స్ 0 ఎందుకంటే దాని వెలుపల 0 ఉంటుంది కాబట్టి ఆ ఉత్పన్నాలు కూడా బయట నిర్వచించవు ఇక్కడ ఇది నా U ఏ నిబంధనలు కనిపిస్తాయి లేదా మీరు ఈ U ఫారమ్ని చూసి ఇప్పుడు మీరు మూల్యాంకనం చేయాలి కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది కాబట్టి మనం చెప్పినదానిలో మైనస్ ఇంటిగ్రల్ అంటే అని వ్రాస్దాం కాబట్టి నేను ఈ టర్మ్ మరియు ఈ టర్మ్ యొక్క ఉత్పన్నం తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఈ రెండూ లో సున్నా కానివి ఈ నిబంధనలు మద్దతులో లేనందున అవి కనిపించవు సెగ్మెంట్ యొక్క వెడల్పు ఇక్కడ గుర్తించబడింది విద్యార్థి ఉత్పన్నం నా వద్ద ఉంది విద్యార్థి ఓ ఇది W డాష్ విద్యార్థి ఒక విషయం విద్యార్థి పొడవులు ఒకేలా ఉండవలసిన అవసరం లేదు నేను చూపిన పొడవులు సమదూరంలో ఉంటాయి కానీ అవి ఒకేలా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి డెల్టాకు బదులుగా నేను చిన్న వివరాలను డెల్టా 1 అని వ్రాస్తాను నేను లో ఏమి వ్రాస్తాను N11 యొక్క ఉత్పన్నం ఏమిటి విద్యార్థి డెల్టా ఇతర నిబంధనలు కనిపించవు అప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇది ఏమి అవుతుంది విద్యార్థి అనేది అవుతుంది W N1 కాబట్టి ఇది మన సంజ్ఞామానం వాస్తవానికి నేను దీన్ని కొంచెం జాగ్రత్తగా వ్రాయాలి ఇది ఇతర రెండు పదాల గుణకారం కాబట్టి దీని విలువ ఏమిటి విద్యార్థి U 1 విద్యార్థి 2 1 2 1 x క్షమించండి విద్యార్థి 2 1 2 అవును dx మరియు ఎండ్ పాయింట్స్ల టర్మ్ ఉంటుంది కాబట్టి నేను దీనిని మూల్యాంకనం చేస్తున్న ఎండ్ పాయింట్స్ల గురించి నేను ఏమి చెప్పగలను మరియు వద్ద నేను దీన్ని అంచనా వేయాలి కాబట్టి మొదటిది కాబట్టి ఇది నోడ్ 1 మైనస్ నోడ్ 2 వద్ద ఉండబోతుంది కాబట్టి నోడ్ 2 వద్ద ఉన్న విలువ ఏమిటి నోడ్ 2 వద్ద విలువ ఏమిటి విద్యార్థి 0 0 కాబట్టి నా దగ్గర మైనస్ 0 ఉంది నోడ్ 1 వద్ద విలువ ఎంత నోడ్ 1 వద్ద విలువ ఎంత విద్యార్థి మైనస్ 1 మైనస్ ఎంత ఇది ట్రిక్ ప్రశ్న విద్యార్థి సర్ అక్కడ 0 ఉంటుంది అక్కడ కనిపించదు కాబట్టి మీరందరూ ఏమి చేస్తారు మీరు రూపాన్ని తీసుకొని దాని ఉత్పన్నం కనుక్కుంటున్నారు మరియు నేను ఈ టర్మ్ని ఎందుకు కుడి వైపుకు తరలించాను అనేది తెలుసుకోవాలి విద్యార్థి అవును కాబట్టి తెలిసినది ఎక్కడ నుండి వస్తుంది నేను ఊహించిన రూపం నుండి కాదు కానీ బౌండరీ కండిషన్ నుండి వస్తుంది కాబట్టి నా బౌండరీ కండిషన్ ఏమిటి దానికి తిరిగి వెళ్దాం బౌండరీ కండిషన్ కాబట్టి మనం ఈ మొత్తం పదాన్ని ఏదైనా అని పిలుద్దాం కాబట్టి నేను దీన్ని ఉపయోగించాలి లేకపోతే నేను బౌండరీ కండిషన్ విధించడం లేదు కాబట్టి సరిహద్దు వద్ద 1 మరియు X 1 అవుతుందా విద్యార్థి కాబట్టి ఏ సమయంలో కాబట్టి బౌండరీ వద్ద నోడ్ 2 యొక్క సహకారం లేదు నోడ్ 1 వద్ద నోడ్ 1 వద్ద U ఏమిటి అవును కానీ అది ఏమిటి విద్యార్థి కలిగిన U1నేను ఇక్కడ ప్రత్యామ్నాయం చేయాలి ఇది ఎండ్ పాయింట్ ప్రత్యామ్నాయం నేను నోడ్ 1 వద్ద విలువను ప్రత్యామ్నాయం చేయాలి మరియు నిర్వచనం ప్రకారం నోడ్ 1 వద్ద విలువ మరియు ఇది బౌండరీ కండిషన్ నుండి వచ్చింది కాబట్టి వేవ్ లెంగ్త్తో కూడిన మిగిలిన అన్ని పారామితులు ఎక్కడికి వెళ్లాయి విద్యార్థి మరియు అక్కడ నుండి పౌనఃపున్యం మరియు మిగిలినవి ఆల్ఫాలో కలిసిపోతుంది కాబట్టి ఈ సమీకరణంలో ఎక్కడో ఒకచోట ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ కనిపిస్తుంది కాబట్టి ఇది పోలేదు ఇది నోడ్ 1 నుండి వచ్చింది కనుక ఇది ఎలా కనిపిస్తుంది నేను ఇక్కడ వ్రాసిన ఈ సమీకరణం నేను దానిని పరిష్కరించగలనా నా ఉద్దేశ్యం నేను దానిని సరళీకృతం చేయగలనా అంటే పదం వారీగా వెళ్దాం x పరంగా ఇక్కడ ఈ వ్యక్తీకరణ ఏమిటి ఇది x యొక్క ఫంక్షన్ అవుతుందా కాబట్టి ఇది స్థిరాంకం dxపై మరియు ల ఇంటిగ్రేషన్ కాబట్టి సెగ్మెంట్ యొక్క పొడవు మాత్రమే వస్తుంది రెండవ పదం గురించి ఏమిటి కాబట్టి ఇది కూడా పై ఏకీకృతం చేయబడింది ఇది స్థిరాంకమా సరళమైనదా లేదా క్వాడ్రాటిక్ విద్యార్థి క్వాడ్రాటిక్ అవును క్వాడ్రాటిక్ మరియు సరళంగా ఉంటాయి కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఏమిటి మిగిలినవన్నీ వేరియబుల్ k k అనేది x యొక్క ఫంక్షన్ కాబట్టి నా డిస్కరిటైజేషన్ తగినంతగా ఉంటే నేను దానిలో దాదాపుగా స్థిరంగా ఉన్నట్లు భావించవచ్చు కాబట్టి పీస్వైజ్ స్థిరమైన ఉజ్జాయింపు కోసం నేను చేయగలను లేదా k ఏదైనా మరింత క్లిష్టంగా ఉంటే ఈ పదం కోసం నేను ఏమి చేస్తాను విద్యార్థి U సాధారణంగా చతుర్భుజ నియమాన్ని ఉపయోగిస్తాము కాబట్టి ఇది క్వాడ్రేచర్ ద్వారా మూల్యాంకనం చేయబడుతుంది మరియు ఇక్కడ ఏమి జరుగుతుంది ఎడమ వైపుకు తీసుకోబడుతుంది కాబట్టి కొంచెం తప్పు ఉంది మరియు నేను బౌండరీ కండిషన్ మూల్యాంకనం చేయడంలో నేను ఇప్పటివరకు చెప్పినదానిని నేను వ్రాశాను కానీ నేను దీన్ని కొద్దిగా సవరించాలి కాబట్టి ఇప్పుడు దీన్ని చెరిపివేద్దాం ఈ పదం 0 అవుతుంది ఈ ఆల్ఫా కి కొద్దిగా సవరణ అవసరం కాబట్టి మీరు మరింత ముందుకు వెళ్లే ముందు ఈ సవరణను చూద్దాం కాబట్టి ప్రస్తుతానికి నేను దీనిని చెరిపివేస్తాను ఈ బౌండరీ కండిషన్కి అంతర్ దృష్టి సరైనది కాబట్టి ఇప్పుడు చెప్పేదేమిటంటేఈ బిందువు వద్ద ఇది బౌండరీ అని చెప్పుకుందాం అల ఈ దిశలో వెళుతోంది మరియు ఈ సమయంలో నేను ఈ బౌండరీ కండిషన్ను విధిస్తున్నాను అదేవిధంగా ఎడమ బౌండరీ వద్ద అదే జరుగుతుంది మరియు ఈ బౌండరీ కండిషన్ వర్తిస్తుంది ఇప్పుడు ఈ బౌండరీ కండిషన్ అన్నింటికి వర్తిస్తుంది అది మన వస్తువును ఇక్కడ గీసేందుకు వీలు కల్పిస్తుంది కాబట్టి ఇక్కడ మానవుని వలె అదే యాంటెన్నా సమస్య ఇక్కడ ఉంది కనుక ఈ వ్యక్తి బయటకు పంపుతున్నాడు మరియు ఇన్సిడెంట్ ఫీల్డ్ని ఇక్కడ మళ్లీ గీయండి సరే కాబట్టి నా యాంటెన్నా ఇప్పుడు ఇక్కడ ఉంది అది ఏమి చేస్తుంది అది ఫీల్డ్ నుండి బయటకు పంపుతోంది అంటే 1D సమస్యను 1Dలో గీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు నేను ఇక్కడ నా వస్తువును కలిగి ఉన్నాను ఇవి నా అనుకరణ డొమైన్ యొక్క 2 సరిహద్దులు ఇక్కడ ఈ తరంగం లోపలికి ప్రవేశిస్తోంది ఇక్కడ స్కాట్టర్ అవుతుంది ఇక్కడ నుండి ప్రవహించి ఆపై ఇక్కడికి వెళ్తుంది భౌతికంగా అదే జరుగుతున్నది ఇప్పుడు నేను మీకు అందించిన బౌండరీ కండిషన్కి సంబంధించిన అంతర్దృష్టి ఏమిటంటే దశ ఈ ఊహాత్మక సరిహద్దు నుండి ప్రతిబింబించకూడదు ఈ సమయంలో మొత్తం ఫీల్డ్ ఎంత అంటే వస్తువు నుండి వస్తున్న ఒక స్కాటర్డ్ ఫీల్డ్ ఉంది మరియు ఇన్సిడెంట్ ఫీల్డ్లోని కొంత భాగం రెండూ అవుట్గోయింగ్గా ఉన్నాయి మరియు రెండూ తిరిగి ప్రతిబింబించకూడదు అదే మనం కోరుకుంటున్నాము కాబట్టి ఇక్కడ వారికి సమస్య లేదు కానీ నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది ఇన్సిడెంట్ ఫీల్డ్ వాస్తవానికి అవుట్గోయింగ్ నుండి వ్యతిరేక దిశలో వెళుతోంది చెల్లాచెదురుగా ఉన్న క్షేత్రం స్కాటర్డ్ ఫీల్డ్ అనేది సిమ్యులేషన్ డొమైన్లోకి నేను అనుమతించకూడని భాగం ఇన్సిడెంట్ ఫీల్డ్కి గురించి నేను పట్టించుకోను అది గణిత వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి నేను చెబుతున్న ఈ బౌండరీ కండిషన్ సరిహద్దు నుండి ఎటువంటి ప్రతిబింబం ఉండదు టోటల్ ఫీల్డ్కి లేదా స్కాటర్డ్ ఫీల్డ్కి వర్తించకూడదా స్కాటర్డ్ ఫీల్డ్ ప్రతిబింబించకూడదు నేను ఆబ్జెక్ట్ను తొలగించాను అని భావించి తిరిగి ఆపై ఇన్సిడెంట్ ఫీల్డ్ను విధించే బౌండరీ కండిషన్ లేదు ఒకదాని నుండి ప్రవేశించవచ్చు మరియు మరొకటి నుండి నిష్క్రమించవచ్చు మరియు అది స్థిరంగా ఉంటుంది కానీ స్కాటర్డ్ ఫీల్డ్ ఎల్లప్పుడూ బయటకు వెళ్తూ ఉంటుంది ఆ వస్తువు పూర్తిగా అనుకరణ డొమైన్ లోపల ఉందని మనం ఊహిస్తున్నాము విద్యార్థి అది బాగా ఉంది కాబట్టి ఏది మంచిది విద్యార్థి స్కాటర్డ్ ఫీల్డ్కు అవుట్గోయింగ్ అని పేరు మార్చవచ్చు అవును ఈ స్కాటర్డ్ ఫీల్డ్ అవుట్గోయింగ్ కాబట్టి ఇక్కడ ఈ స్కాటర్డ్ ఫీల్డ్ అవుట్గోయింగ్ ఇక్కడ ఈ స్కాటర్డ్ ఫీల్డ్ అవుట్గోయింగ్ అని వ్రాయవచ్చు కాబట్టి బౌండరీ కండిషన్ టోటల్ ఫీల్డ్ కాకుండా స్కాటర్డ్ ఫీల్డ్ను జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మనం ఎంచుకున్న వేరియబుల్స్ ఏమిటి టోటల్ ఫీల్డ్ ఏమిటి కనుక మనం టోటల్ ఫీల్డ్ లేదా స్కాటర్డ్ ఫీల్డ్ దేనిపై బౌండరీ కండిషన్ను విధించాలి మనం దానిని Uపై విధించకూడదు మనం దానికి స్కాట్టర్డ్ ఫీల్డ్ విధించాలి కాబట్టి ఇక్కడ మన బౌండరీ కండిషన్ ఈ విధంగా ఉంటుంది నేను దీనిని E టోటల్ క్షమించండి E స్కాట్టర్డ్ అని వ్రాస్తాను E స్కాట్టర్డ్ E3కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది సరైన బౌండరీ కండిషన్ ఇది ఎప్పటికీ ఖాళీ స్థలంలో తిరిగి రాని తరంగాన్ని అనుకరిస్తుంది కాబట్టి U పరంగా నేను దీన్ని ఏ విధంగా వ్రాస్తాను కాబట్టి E స్కాటర్డ్ కాబట్టి E టోటల్ E స్కాటర్డ్ ప్లస్ E ఇన్సిడెంట్ అని మనకు తెలుసు కాబట్టి నేను చేయాల్సిందల్లా నా వేరియబుల్ని E టోటల్ అయినందున E స్కాట్టర్డ్ ఏం అవుతుంది Es U Uin అవుతుంది కాబట్టి ఇప్పుడు బౌండరీ కండిషన్ని ఉపయోగించుకుందాం కాబట్టి బౌండరీ కండిషన్ ddxU Uin U Uin అవుతుంది ఇది ఒక ప్లేన్ వేవ్ లేదా నాకు తెలిసిన ఫంక్షనల్ ఫారమ్ మీకు అందించబడిందని నేను ఊహిస్తాను కాబట్టి నేను దీన్ని మరోసారి సరళీకృతం చేసినప్పుడు చివరకు నాకు ఏమి లభిస్తుంది ddxU U ddxUin Uinఈ సమీకరణంలో నాకు అనే షరతు కావాలి కాబట్టి ఇది మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు మూల్యాంకనం చేసే కుడి వైపు ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా చేసిన నోడ్ 2 నాకు మునుపటిలాగే 0ని ఇస్తుంది మరియు ఇక్కడ నోడ్ 1 నేను భర్తీ చేస్తాను సరే కాబట్టి నేను ఏమి పొందుతాను నేను మైనస్ కొంత పదాన్ని పొందుతాను ఇక్కడ మైనస్ మైనస్ మైనస్అన్నీ కలిపి మనకు ఏం లభిస్తుంది కాబట్టి నోడ్ 1 వద్ద మూల్యాంకనం చేయబడిన ఈ పదం ఏమిటి కాబట్టి విద్యార్థి ఇన్సిడెంట్ యొక్క ఉత్పన్నం కదా విద్యార్థి కాబట్టి నేను ఇది ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను అవును ఇన్సిడెంట్ ఫీల్డ్ మీకు ఇవ్వబడుతుందని మనం ఊహిస్తాము విద్యార్థి బాగానే ఉంది కానీ ఉత్పన్నం గురించి ఏమిటి మనం దానిని కూడా లెక్కిస్తాము మీకు ప్లేన్ వేవ్ ఇవ్వబడిందని అనుకుందాం విద్యార్థి పాయింట్లు ఉన్నాయి కాదు ఇన్సిడెంట్ ఫీల్డ్ను మనం గణించడం లేదు ఇది నాకు ఫంక్షనల్ రూపంలో ఇవ్వబడింది ఉదాహరణకు కావచ్చు లేదా ఏదైనా ఇతర సంక్లిష్టమైన ఫంక్షన్ కావచ్చు ఎందుకంటే ఇది కరెంట్ సోర్స్ లాగా సమస్యలో మీకు అందించబడుతుంది ఆబ్జెక్ట్ లేనప్పుడ్డు అది ఏ ఫీల్డ్ను ఉత్పత్తి చేస్తుందో మీరు లెక్కించవచ్చు